మనం మొదట ఇండెక్సింగ్ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము పుస్తకం చివరలో ఉన్న ఇండెక్స్ యొక్క ఉదాహరణను మీరందరూ బహుశా చూసారు ఒక పదం ఏ పేజీ లో ఉందో తెలిపే పేజ్ నెంబర్ వ్రాయబడింది దానిని ఇండెక్స్ అంటారు కాబట్టి శోధనను వేగవంతం చేయడానికి ఇండెక్సింగ్ సహాయపడు తుంది పుస్తకానికి ఇండెక్స్ లేదని ఊహించండి మరియు మీరు ఒక నిర్దిష్ట పదాన్ని కనుగొనాలను కుంటున్నారు దానికి మార్గం ఏమిటి నిర్దిష్ట పదాన్ని కనుగొనడానికి మీరు బహుశా పేజీ తర్వాత పేజీ పదం తర్వాత పదం చూడాలి ఇండెక్స్ ఉన్నట్లయితే మీరు ఇండెక్స్ కు వెళ్లి మీరు వెతుకుతున్న పదాన్ని కనుగొని ఆ పేజీ నంబర్కు వెళ్లవచ్చు ఇప్పుడు ఇండెక్స్ లో కూడా ముఖ్యమైనది పదాలు అక్షర క్రమంలో నిల్వ చేయబడతాయి కాబట్టి ఇండెక్స్ లోపల పదాన్ని కనుగొనడం కూడా వేగంగా ఉంటుంది కాబట్టి ఇది ఇండెక్సింగ్ యొక్క మొత్తం కాన్సెప్ట్ డేటాబేస్లు ఇండెక్స్ ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తాయి తద్వారా ప్రశ్నలకు వేగంగా సమాధానం లభిస్తుంది కాబట్టి మనం మాట్లాడుతున్న క్వెరీల రకాలు ఏమిటి ఈ సెలెక్ట్ క్వెరీ గురించి ఆలోచించండి అన్ని శాఖలను లేదా 300 కంటే ఎక్కువ మొత్తం ఉన్న అన్ని రుణాలను సెలెక్ట్ చెయ్యాలి ఇప్పుడు అటువంటి రుణాలన్నింటినీ మీరు ఎలా కనుగొంటారు సరళమైన మార్గం ఏమిటంటే అన్ని రుణాల ద్వారా వెళ్లి 300 కంటే ఎక్కువ ఉన్న వాటిని ఎంచుకోవాలి కానీ ఒక ఇండెక్స్ నిర్మించబడిందని అనుకుందాం మరియు ఇండెక్స్లు ఎలా నిర్మించబడ్డాయో మనం చూస్తాము చాలా సులువుగా 200 కంటే ఎక్కువ రుణాలు మరియు 400 కంటే తక్కువ ఉన్న అన్ని రుణాలను చెప్పే ఇండెక్స్ నిర్మించబడిందని అనుకుందాం అప్పుడు ఒకరు చేయాల్సిందల్లా ఈ రుణాల బకెట్ లోపల దాన్ని కనుగొనడం ఇది చాలా వేగంగా ఉంటుంది కాబట్టి దీనిని ఇండెక్సింగ్ అని పిలుస్తారు ఇండెక్సింగ్లో చేస్తున్నదానికి సెర్చ్ కీ ఉపయోగించబడుతుంది మనం శోధించడం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఒక సెర్చ్ కీ ఉపయోగించబడుతోంది మనం ఈ ప్రత్యేక కీని కనుగొనాలనుకుంటున్నాము ఇది ఎలా జరుగుతుంది అనేక ఇండెక్స్ ఎంట్రీలను కలిగి ఉన్న ఒక ఇండెక్స్ ఫైల్ నిర్వహించబడుతుంది ఇండెక్స్ ఎంట్రీ 1 ఇండెక్స్ ఎంట్రీ 2 మొదలైనవి లుక్ ఇండెక్స్ ఎంట్రీ అంటే ఏమిటి ఇది ఒక నిర్దిష్ట సెర్చ్ కీని మరియు దానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది నేను ఈ రకమైన డిజైన్ చేసిన వెంటనే ఒకరి మనస్సులోకి వచ్చే మొదటి విషయం ఏమిటంటే దీనిని మనం చూశాము మరియు హాషింగ్ లో ఇదే జరుగుతుంది హ్యాషింగ్ కూడా అలాంటిదే చేస్తుంది సెర్చ్ కీ ఉంది ఆపై హాష్ కీకి లేదా సెర్చ్ కీకి సంబంధించిన అసలైన వస్తువు ఉంటుంది మనం ఇండెక్సింగ్ రకాల్లోకి వెళ్లే ముందు ఒక ఇండెక్స్ని ఎవరైనా ఎలా మూల్యాంకనం చేస్తారో చూద్దాం వివిధ రకాల ఇండెక్సింగ్ స్కీమ్లు ఉండవచ్చు ఒక ఇండెక్సింగ్ స్కీమ్ని విశ్లేషించడానికి మనం ఇండెక్సింగ్ ఏ ప్రాతిపదికన చేస్తాం అనే విషయం అవసరం స్పష్టంగా అది సెర్చ్ టైం కాబట్టి ఇండెక్సింగ్ యొక్క మొత్తం పాయింట్ సెర్చ్ టైంని తగ్గించడం కాబట్టి అది తప్పనిసరిగా అలా చేయగలగాలి తర్వాత మోడిఫికేషన్ ఓవర్హెడ్ మోడిఫికేషన్ ఓవర్హెడ్ అంటే ఏమిటి ఒరిజినల్ డేటాబేస్ లోని డేటా మారిందని అనుకుందాం ఇప్పుడు సంబంధిత ఇండెక్స్ లేదా మొత్తం ఇండెక్స్ ఫైల్ని మార్చడానికి ఎంత సమయం కావాలో చెప్పేది మోడిఫికేషన్ ఓవర్హెడ్ ఒరిజినల్ డేటా 1GB అని అనుకుందాం ఇండెక్స్కు ఎంత అదనపు స్థలం అవసరం ఎందుకంటే ఇండెక్స్ ఒరిజినల్ డేటాకు భిన్నంగా ఉంటుంది కాబట్టి కొంత అదనపు స్థలం అవసరం మనం మాట్లాడుతున్న ఆ స్పేస్ ఓవర్ హెడ్ ఎంత కాబట్టి ఇండెక్స్ ను అంచనా వేయడానికి ఇవి మూడు ప్రమాణాలు అప్పుడు రెండు ప్రాథమిక రకాల ఇండెక్స్ స్కీమ్లు ఉన్నాయి మొదటిది ఆర్డర్డ్ ఇండెక్సింగ్ స్కీమ్ అని పిలువబడుతుంది మరియు రెండవది హాష్ ఇండెక్స్ కాబట్టి ఆర్డర్డ్ ఇండెక్సింగ్ స్కీమ్లో సెర్చ్ కీలు ఆర్డర్ చేయబడ తాయి సెర్చ్ కీలు ఆర్డర్ చేసిన రీతిలో స్టోర్ చేయబడతాయి మరియు ఇది మనం ఒక పుస్తకం యొక్క ఇండెక్స్లో చూస్తాము సెర్చ్ కీలు ఇండెక్స్ లో మరియు హాష్ కీలో ఆర్డర్ చేయబడిన పద్ధతిలో నిల్వ చేయబడతాయి సెర్చ్ కీలు కొన్ని హాష్ క్రమంలో లేదా హాషింగ్ ప్రకారం ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆర్డర్ లేదు లేదా మీరు చేయవచ్చు హ్యాషింగ్ ఆర్డర్ ఉందని ఎవరైనా చెప్పగలరు కనుక ఇది హాష్ ఫంక్షన్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనందరికీ తెలిసిన ఇండెక్సింగ్కు అంటే హ్యాషింగ్ కు వెళ్దాం కాబట్టి మనం హాషింగ్ గురించి మాట్లాడదాం హాషింగ్లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి దానికి ముందు హాష్ ఫంక్షన్ ఏమి చేస్తుంది హాష్ ఫంక్షన్ కింది వాటిని చేస్తుంది k అనే కీ ఉంటే దానిపై హాష్ ఫంక్షన్ h వర్తించబడుతుంది అది కీ k కి సంబంధించిన కంటెంట్లు నిల్వ చేయబడిన స్థానాన్ని ఇస్తుంది కాబట్టి అది వస్తువు కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు కీ కి సంబంధించినది ఏదైనా కనుగొనవచ్చు కనుక ఇది హాషింగ్ యొక్క మొత్తం విషయం ఇప్పుడు డేటాబేస్ గురించిన సందర్భంలో దీని అర్థం ఏమిటి కీ అనేది సెర్చ్ కీ మరియు హాష్ కీ డిస్క్లో ఒక సెక్టార్ లేదా డిస్క్ సెక్టార్ ఉంది ఇక్కడ సెర్చ్ కీకి సంబంధించిన కంటెంట్లు స్టోర్ చేయబడతాయి కాబట్టి డేటాబేస్ గురించిన సందర్భంలో అర్ధం ఇది కాబట్టి అది హ్యాషింగ్ మరియు తరువాత వివిధ రకాల హ్యాషింగ్లు ఉన్నాయి మొదటిదాన్ని స్టాటిక్ హ్యాషింగ్ అంటారు కాబట్టి స్టాటిక్ హ్యాషింగ్ యొక్క మార్గాలు ఏమిటి మొదటిది చైనింగ్ స్టాటిక్ హాషింగ్ m హాష్ స్థానాలు ఉన్నాయని చెబుతుంది కాబట్టి హ్యాష్ చేయవలసిన ప్రతిదీ ఈ m లో ఒకటి హాషింగ్కు చాలా సాధారణ ఉదాహరణ ఏమిటంటే h స్థానాలు ఉంటే ఒక k mod m ఉంది కాబట్టి ఒకసారి మీరు m ప్రకారం మాడ్యులస్ తీసుకుంటే ఏ కీ అయినా మీకు 0 నుండి m 1 మధ్య ఒక సంఖ్యను ఇస్తుంది అది కీ లేదా కీకి సంబంధించిన విషయాలు ఎక్కడ నిల్వ చేయబడతాయో చెప్తుంది ఇప్పుడు చైనింగ్ గురించి ఏమిటి చైనింగ్ ను కొన్నిసార్లు ఓపెన్ హాషింగ్ అని కూడా అంటారు మనం చైనింగ్ గురించి చెప్పే ముందు డేటాబేస్ సందర్భానికి తిరిగి వెళ్దాం మరియు హ్యాషింగ్ సందర్భంలో ఏమి జరుగుతుందంటే డేటాబేస్లో డేటా బకెట్ల ప్రకారం నిల్వ చేయబడుతుంది లేదా డిస్క్లో పేజీల ప్రకారం నిల్వ చేయబడుతుంది కాబట్టి ఒకే పేజీ మల్టీపుల్ సెర్చ్ కీలను కలిగి ఉంటుంది కాబట్టి ఇందులో మల్టీపుల్ సెర్చ్ కీలు ఉండవచ్చు కాబట్టి సెర్చ్ కీ ఇచ్చిన తర్వాత హ్యాషింగ్ యొక్క పని అది నిల్వ చేయబడిన బకెట్ను కనుగొనడం మరియు ఒక బకెట్ లేదా పేజీ మల్టీపుల్ సెర్చ్ కీలను కలిగి ఉండొచ్చు కాబట్టి OS కోణంలో సాధారణ హ్యాషింగ్లో మనం దీనిని కొలిషన్ అని పిలుస్తాము కొలిషన్ అంటే ఏమిటి అంటే రెండు హాష్ కీలు ఒకే స్థానాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అప్పుడు అవి కొలైడ్ అవుతాయి ఎందుకంటే అవి రెండు నిర్దిష్ట స్థానంలో నిల్వ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి డేటాబేస్ సందర్భంలో కొలిషన్ అనే కాన్సెప్ట్ లేదు ఎందుకంటే మల్టీపుల్ సెర్చ్ కీలను ఒకే బకెట్లో నిల్వ చేయవచ్చు కాబట్టి కొలిషన్ అర్ధవంతం కాదు ఓవర్ఫ్లో కాన్సెప్ట్ అర్ధవంతమైనది ఓవర్ఫ్లో ఏమిటంటే చాలా సెర్చ్ కీలు ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట బకెట్లో మూడు సెర్చ్ కీలను స్టోర్ చేయవచ్చని అనుకుందాం ఇప్పుడు మూడు కంటే ఎక్కువ కీ లు నాలుగు హ్యాష్ కీలు ఒకే బకెట్కి వెళ్లడానికి ప్రయత్నిస్తే అప్పుడు బకెట్ ఓవర్ఫ్లో జరగవచ్చు ఎందుకంటే బకెట్ లేదా పేజీ లేదా సెక్టార్ ఈ నాలుగు డేటా ఐటమ్స్ ని కలిగి ఉండటానికి తగినంత స్థలం లేకపోవటం వలన అది కేవలం మూడు డేటా ఐటమ్స్ ని మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి మూడు కంటే ఎక్కువ ఉంచటం సమస్య అవుతుంది ఇది ఓవర్ఫ్లో గురించి స్టాటిక్ హాషింగ్ అంటే ఏమిటో మాట్లాడుకుందాం స్టాటిక్ హ్యాషింగ్ ఉన్నది మరియు అక్కడ మొదటి స్కీమ్ను చైనింగ్ అంటారు చైనింగ్ ఎప్పుడు అంటే ఈ స్టాటిక్ హాషింగ్ మొదలైనవి మనం చేయాలనుకుంటున్నది ఓవర్ఫ్లో రిజల్యూషన్ మెకానిజం అని పిలవబబడే దాని కోసం కాబట్టి కొలిషన్ రిసొల్యూషన్ విధానానికి విరుద్ధంగా దీనిని ఓవర్ఫ్లో రిజల్యూషన్ మెకానిజం అంటారు కాబట్టి చైనింగ్ లేదా ఓపెన్ హ్యాషింగ్ ఏమి చేస్తుందంటే ఒకే బకెట్కు బహుళ కీలు వెళుతున్నప్పుడు ఇది బకెట్ అని అనుకుందాం మరియు అప్పుడు దానికి అనేక కీలు వెళ్తాయి మరొక బకెట్ దానికి లింక్ చేయబడింది చైన్ చేయబడింది అదే బకెట్కి వచ్చే తదుపరి కీ దానికి చైన్ చేయబడిన బకెట్కు పంపబడుతుంది కాబట్టి దానిని చైనింగ్ అని పిలుస్తారు ఇవి ఓవర్ఫ్లో బకెట్లు ఇది ప్రాధమిక బకెట్ ఇక్కడ ఒక నిర్దిష్ట హాష్ ఫంక్షన్ దాని మార్గాన్ని కనుగొంటుంది మరియు అది నిండి ఉంటే అది ఓవర్ఫ్లో బకెట్కి వెళుతుంది కనుక ఇది చైన్ చైనింగ్ తో పోలిస్తే తదుపరిది ఓపెన్ అడ్రసింగ్ లేదా క్లోజ్డ్ హ్యాషింగ్ అని పిలువబడుతుంది ఇది ఓవర్ఫ్లో బకెట్లను ఉపయోగించదు కాబట్టి ఓవర్ఫ్లో బకెట్లు ఉపయోగించబడవు అది ఏమి చేస్తుందంటే ప్రోబ్ చేస్తుంది అది ప్రోబ్ అని పిలువబడుతుంది అది మరొక ప్రదేశం కోసం ప్రోబ్ చేస్తుంది మరొక బకెట్ కోసం అది ప్రోబ్ సీక్వెన్స్ ప్రకారం ప్రోబ్ చేస్తుంది ప్రోబ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి వాటిని జాబితా చేద్దాం మొదటిదాన్ని లీనియర్ ప్రోబింగ్ అంటారు ఈ ప్రోబ్ సీక్వెన్స్ యొక్క ఇంటర్వెల్స్ స్థిరంగా ఉంటాయి కాబట్టి ఇది h k i అనుకుందాం i అంటే ఏమిటి ఇది ith ప్రయత్నం కాబట్టి ఇది కీ మరియు బకెట్ తో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది ith ప్రయత్నం బకెట్ నిండినప్పుడల్లా దాన్ని హ్యాష్ చేయడానికి మరొక ప్రయత్నం పడుతుంది కాబట్టి ఇది మరొక హాష్ hki hci mod m పొజిషన్ను కనుగొనడానికి నేను చేసే ith ప్రయత్నం కాబట్టి ఇది ఏదైనా అనుకుంటుంది ఇది స్థిరంగా ఉంటుంది మరియు ఇది లీనియర్ గా ఉంటుంది దీనిని లీనియర్ అని ఎందుకు అంటారు ఎందుకంటే అసలు స్థానానికి సంబంధించిన స్థానం లీనియర్ గా మార్చబడింది అందుకే దీనిని లీనియర్ ప్రోబింగ్ అంటారు అప్పుడు క్వాడ్రాటిక్ ప్రోబింగ్ ఉందని ఒకరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఫంక్షన్ i2 కి మారుతుంది కాబట్టి ఇది దీనిపై ఆధారపడి ఉంటుంది అందుకే దీనిని క్వాడ్రాటిక్ ప్రోబింగ్ అని పిలుస్తారు మరియు తర్వాత మూడవదాన్ని డబుల్ హ్యాషింగ్ అంటారు ఇక్కడ ith ప్రయత్నాన్ని ఉపయోగించకుండా పూర్తిగా కొత్త ఫంక్షన్ మూల్యాంకనం చేయబడుతుంది కాబట్టి ఇది hhʹi చేయబడుతోంది కాబట్టి ఇది స్థిరమైన స్థితికి బదులుగా hʹ i mod m కాబట్టి గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిచోటా ఈ i ఫంక్షన్ ఉంది కానీ లీనియర్ ప్రోబింగ్ కి అది కాన్స్టెంట్ క్వాడ్రాటిక్ ప్రోబింగ్ కోసం ఇది మీరు దీనిని అని వ్రాయవచ్చు మరియు డబుల్ హాషింగ్ కోసం ఇది పూర్తిగా కొత్త ఫంక్షన్ డబుల్ అంటే డబుల్ హ్యాషింగ్ కాబట్టి ఇవి స్టాటిక్ హ్యాషింగ్ యొక్క మూడు విభిన్న మార్గాలు స్టాటిక్ హ్యాషింగ్ అయితే కింది సమస్య ఉంది ప్రారంభించడానికి m బకెట్లను కేటాయించారని అనుకుందాం మరియు డేటా నిజంగా ఈ m బకెట్లలో దేనికీ సరిపోదు అంటే డేటా m బకెట్ల కంటే చాలా ఎక్కువ ఉంటే అప్పుడు ఏమి జరుగుతుంది ఈ స్టాటిక్ హ్యాషింగ్ పనితీరు క్షీణిస్తుంది కాబట్టి స్టాటిక్ హ్యాషింగ్ సమస్య ఏమిటంటే ఎంత డేటా హ్యాష్ చేయబడుతుందనే ఆలోచనతో ఇది మొదలవుతుంది కానీ డేటా అది ఊహించిన దాని కంటే ఎక్కువ లేదా అది ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంటే అది తనంతటతానుగా స్వీకరించదు కాబట్టి స్టాటిక్ హ్యాషింగ్తో సమస్య అది మరియు దానిని నిర్వహించడానికి డైనమిక్ హ్యాషింగ్ అని పిలవబడేది ఉంది కాబట్టి డైనమిక్ హ్యాషింగ్ హ్యాషింగ్ ఫంక్షన్ను డైనమిక్గా స్వీకరించడం ద్వారా పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇది హాష్ ఫంక్షన్ని స్వయంగా మారుస్తుంది వచ్చే డేటా వాల్యూమ్కి ఆటోమాటిక్ గా సర్దుబాటు చేయడానికి హాష్ ఫంక్షన్ ఇకపై స్థిరంగా ఉండదు మేము డైనమిక్ హాషింగ్ యొక్క అనేక పద్ధతుల గురించి మాట్లాడము డైనమిక్ హాషింగ్ యొక్క చాలా సులభమైన మార్గం గురించి మాట్లాడుతాము దీనిని మొదట డైనమిక్ హాషింగ్ అని పిలిచేవారు ఎవరైనా వెళ్లగలిగే ప్రాథమిక పేజీ లేదా ప్రాథమిక బకెట్ ఇదే అని అనుకుందాం కాబట్టి ఇది వెళుతుంది మరియు అది ఓవర్ఫ్లో అయ్యిందని అనుకుందాం అప్పుడు ఏమి జరుగుతుందంటే ఇది ఏదో ఒక ఫంక్షన్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది మనం h0 అనుకుందాం కాబట్టి ఇది 0th ఫంక్షన్ అప్పుడు వరుస ఫంక్షన్లు ఉన్నాయి ఇది g h1 h2 మొదలైనవి డేటా ఓవర్ఫ్లో అయినప్పుడల్లా చేసే ఫంక్షన్ శ్రేణి ఉంటుంది సిరీస్లో తదుపరి ఫంక్షన్ వర్తించబడుతుంది కాబట్టి ఇది h1 కి వెళుతుంది మరియు ఇది h1 కాబట్టి h0 మరియు h0 ఒకే బకెట్ కి వెళ్లినప్పటికీ ఆ తర్వాత అవి వేరే బకెట్కి వెళ్తాయి అది డైనమిక్ మరియు వాటిలో ఒకటి విఫలమైతే అది h2 మొదలగునవి ఉపయోగిస్తుంది కాబట్టిఆ విధంగా అది పెరుగుతూనే ఉంటుంది మరియు అది ఆటోమాటిక్ గా సర్దుబాటు చేస్తూనే ఉంటుంది k1 మరియు k2 ల మధ్య ఫంక్షన్ h0 మాత్రమే కాదు h1 కూడా ఎందుకంటే h0 తో ఓవర్ ఫ్లో అయింది అయితే ఇతర k3 కోసం అది కేవలం h0 ఎందుకంటే ఆ బకెట్ ఓవర్ ఫ్లో అవ్వలేదు ఇప్పుడు ఈ h1 h2 పొందడానికి చాలా ఉపయోగకరమైన మార్గం కేవలం బిట్స్ మాత్రమే కాబట్టి ఒక కీ ని దాని బిట్ స్ట్రింగ్ ద్వారా సూచిస్తే ఈ హాష్ ట్రీ లోని విభిన్న శాఖలను పొందడానికి ఎవరైనా కేవలం బిట్లను వర్తింపజేయవచ్చు దీనిని హష్ ట్రీ అని పిలవవచ్చు కాబట్టి ఇది బిట్ 0 అయితే అది ఇక్కడకు వెళ్లవచ్చు బిట్ 1 అయితే ఇక్కడకు వెళ్లవచ్చు ఇది చాలా సరళమైన ఉదాహరణ మొత్తం విషయం ఏమిటంటే ఇది డైనమిక్ హ్యాషింగ్ అని పిలువబడుతుంది ఎందుకంటే ఇది పరిస్థితికి అనుగుణంగా డైనమిక్గా మారుతుంది డేటాను తగ్గించినట్లయితే అదే పద్ధతిలో తిరిగి చిన్నదయిపోతుంది కాబట్టి ఇదంతా డైనమిక్ హాషింగ్ గురించి మరియు మనం కవర్ చేసే తదుపరి ముఖ్యమైన విషయం హాష్ ఇండెక్స్ అని పిలువబడుతుంది ఎందుకంటే డేటా హ్యాషింగ్ పద్ధతిలో అమర్చబడుతుంది తదుపరి మనం ఆర్డర్డ్ ఇండెక్స్ గురించి కవర్ చేస్తాము ఆర్డర్డ్ ఇండెక్స్ ఫైల్ గురించి కొంచెం మాట్లాడదాం దీనికి సంబంధించిన ఇండెక్స్ సీక్వెన్షియల్ ఫైల్ ఉంది ఆపై ప్రైమరీ ఇండెక్స్ ఉంటుంది ఇది ఇండెక్స్తో ఆర్డర్ చేసిన సీక్వెన్షియల్ ఫైల్ అప్పుడు ఒక ప్రైమరీ ఇండెక్స్ ఉంది దీనిని క్లస్టరింగ్ ఇండెక్స్ అని కూడా అంటారు ఈ ఆట్రిబ్యూట్ ఫైల్లోని క్రమాన్ని నిర్ణయించే ఆట్రిబ్యూట్ని నిర్ణయిస్తుంది మరియు తరువాత సెకండరీ ఇండెక్స్ లేదా ఏదైనా ఇతర ఆట్రిబ్యూట్ పై నాన్ క్లస్టరింగ్ ఇండెక్స్ ఉండవచ్చు కాబట్టి ప్రైమరీ ఇండెక్స్ ప్రకారం ఫైల్ ఆర్డర్ చేయబడుతుంది మరియు ఏదైనా ఇతర ఆట్రిబ్యూట్ పై ఇండెక్స్ నిర్వచించబడితే దాన్ని సెకండరీ ఇండెక్స్ అంటారు డెన్స్ ఇండెక్స్ అనేది మరొకటి ఉంది డెన్స్ ఇండెక్స్ అంటే ప్రతి కీకి సంబంధించిన ఇండెక్స్ రికార్డు ఉంటుంది కాబట్టి స్పార్స్ ఇండెక్స్ కు విరుద్ధంగా ఇది డెన్స్ ఇండెక్స్ స్పార్స్ ఇండెక్స్ లో కొన్ని కీలకు సంబంధించిన ఇండెక్స్ రికార్డులు మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఈ స్పార్స్ ఇండెక్స్ ఎలా పనిచేస్తుంది కొన్ని కీలకు సంబంధించిన ఇండెక్స్ రికార్డులు మాత్రమే ఉంటే ఇక్కడ కీలు వరుసగా ఉండాలి లేకపోతే ఒక నిర్దిష్ట కీని కనుగొనుట జరగదు దానికి సంబంధించిన రికార్డ్ లేకపోతే మరియు కీలు సీక్వెన్షియల్ కాకపోతే అది జరగదు కాబట్టి ఇది స్పార్స్ ఇండెక్స్కు సంబంధించిన విషయం కాబట్టి ఇది ఇండెక్స్ లను వర్గీకరించడానికి మరొక మార్గం మరో ముఖ్యమైన ఇండెక్స్ ని మల్టీ లెవెల్ ఇండెక్స్ అంటారు మల్టీ లెవెల్ ఇండెక్స్ అంటే రెండు ఇండెక్స్ లు ఉన్నాయి ప్రైమరీ ఇండెక్స్ చాలా పెద్దదిగా ఉంటుంది మరియు మొత్తం ఇండెక్స్ మెమరీ లో సరిపోకపోతే ఇది జరగవచ్చు అప్పుడు దీనిని ఔటర్ ఇండెక్స్ మరియు ఇన్నర్ ఇండెక్స్ గా విభజించవచ్చు ఔటర్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది మెయిన్ మెమరీ లో సరిపోదు కాబట్టి అన్నీ ఇండెక్స్ చేయబడవు అందుకే ఇది చాలా తక్కువగా ఉపయోగిస్తుంది మరియు ఇది తప్పనిసరిగా ప్రైమరీ ఇండెక్స్ గా ఉండాలి ఇన్నర్ ఇండెక్స్ డెన్స్ ప్రైమరీ ఇండెక్స్ గా ఉంటుంది మల్టీ లెవెల్ ఇండెక్స్ ఈ విధం గా ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనది ఇది చాలా తక్కువగా ఉండాలి మరియు దీనిని ఔటర్ ఇండెక్స్ అంటారు కాబట్టి ఇది ఆర్డర్డ్ ఇండెక్స్ గురించి తరువాత మనం ఈ ఇండెక్సింగ్లో ఒక ముఖ్యమైన అంశాన్ని కవర్ చేస్తాము ఇది ట్రీ బేస్డ్ ఇండెక్సింగ్ గురించి